మనము రెండు టెర్మినల్ మూలకాల యొక్క సిరీస్ కనెక్షన్ను చూశాము సిరీస్ కనెక్షన్ లో ఒకే కరెంట్ అన్ని మూలకాల ద్వారా ప్రవహిస్తుంది మరియు కనెక్షన్ చివరల వోల్టేజ్ వ్యక్తిగత వోల్టేజ్ల మొత్తానికి సమానము మనము ఇప్పుడు రెండు టెర్మినల్ మూలకాల యొక్క సమాంతర సంధానము ను పరిశీలిద్దాము దీనిని వోల్టేజ్ మరియు కరెంట్ ల పాత్రలను పరస్పరము మార్చడము వలన సిరీస్ కనెక్షన్ యొక్క విలోమ భాగంగా భావించవచ్చు మనకు చాలా రెండు టెర్మినల్ మూలకాలు ఉన్నప్పుడు సమాంతర కనెక్షన్ అనగా అన్ని మూలకాల యొక్క ఒక టెర్మినల్ లను ఒక నోడ్ కు మరియు అన్ని మూలకాల యొక్క మరొక టెర్మినల్ లను వేరే నోడ్ కు అనుసంధానించాలి మరియు ఈ రెండు నోడ్లు ఫలిత సమాంతర కలయిక యొక్క టెర్మినల్ లుగా ఉంటాయి కాబట్టి మనము సమాంతరంగా ఎన్ని మూలకాలను అయినా అనుసంధానించవచ్చు ఇప్పుడు ఇది ఏమి చేస్తుంది మనము ఈ మూలకాలలోని వోల్టేజ్లను చూడవచ్చు మనము ఇక్కడ మొదటి రెండు మూలకాలతో కూడిన లూప్ను ఏర్పాటు చేస్తే మనము V1 V2 మరియు V2 V3 మరియు మొదలైనవి సులభంగా చూస్తాము ఎందుకంటే అవి ఒకే రెండు టెర్మినల్స్ మధ్య అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి సమాంతర కలయికలో అన్ని మూలకాల అంతటా వోల్టేజ్ సరిగ్గా సమానంగా ఉంటుంది ఈ కరెంట్ ను I1 అని ఈ కరెంట్ ను I2 అని మరియు ఈ కరెంట్ ను I3 అని మనము పిలుద్దాము ఇప్పుడు ఇది సిరీస్ కనెక్షన్ కు ఖచ్చితంగా విలోమము అని మనము చూస్తాము ఇక్కడ అన్ని మూలకాల యొక్క వోల్టేజ్ సమానము మరియు సమాంతర సాధనము యొక్క ఫలిత కరెంట్ వ్యక్తిగత కరెంట్ విలువల కూడికకు సమానము అవుతుంది కాబట్టి దీనితో అన్ని మూలకాల యొక్క పారలల్ కనెక్షన్ ఎలా ప్రవర్తిస్తుందో మనము త్వరగా చూద్దాము ఇవన్నీ ప్రాథమిక విషయాలు అయినప్పటికీ మనము చేయటానికి కారణము మనకు ప్రాథమిక సూత్రాల మీద పట్టు వస్తుంది మొదట మనము వోల్టేజ్ మూలాల సమాంతర కలయికను చూద్దాం కాబట్టి మనకు రెండు ఆదర్శ వోల్టేజ్ మూలాలు V1మరియు V2 ఉన్నాయి మనము వాటిని సమాంతరంగా అనుసంధానిద్దాము ఇప్పుడు మనము ఒక లూప్ను ఏర్పరిచి మరియు లూప్ అంతటా కిర్చాఫ్ యొక్క వోల్టేజ్ నియమాన్ని వర్తింపచేద్దాము ఇది V1విలువ V2 కి సమానంగా ఉండాలని మనకు చెబుతుంది కాబట్టి దీని అర్థం ఏమిటంటే V1 మరియు V2 ఒకదానికొకటి భిన్నంగా ఉంటే ఈ కనెక్షన్ అనుమతించబడదు మరియు V1 విలువ V2 కు సమానంగా ఉంటే మొత్తం వోల్టేజ్ విలువ ఒకే వోల్టేజ్ మూలము V1 విలువకి సమానం కాబట్టి కరెంట్ మూలాలు సీరీస్ కనెక్షన్ అనుమతించబడనట్లుగా వోల్టేజ్ మూలాల సమాంతర కనెక్షన్ సాధారణంగా అనుమతించబడదు కాబట్టి రెండు వోల్టేజ్ మూలాలు ఒకే విలువతో ఉంటేనే అది అనుమతించబడుతుంది మరియు ఆ సందర్భంలో ఫలితం కూడా ఒకే వోల్టేజ్ మూలం అవుతుంది ఇప్పుడు మనము ఇక్కడ జాగ్రత్త వహించాల్సిన విషయం ఏమిటంటే రెండు బ్యాటరీలను సమాంతరంగా కనెక్ట్ చేయవద్దు మరియు వోల్టేజ్ మూలాలను సమాంతరంగా కనెక్ట్ చేయడం మధ్య గందరగోళం చెందకండిమనము 1 5 వోల్ట్లు మరియు 9 వోల్ట్లు విలువ ఉన్న రెండు బ్యాటరీలను కొనుగోలు చేయగలమని ఎప్పుడైనా చెప్పగలము మరియు రెండు వైర్లను ఉపయోగించి వాటిని సమాంతరంగా కనెక్ట్ చేయవచ్చు మనము అనుకునే అర్ధం ఇక్కడ అనుమతించబడదు ఇప్పుడు ఇక్కడ మనము ఆదర్శ వోల్టేజ్ మూలాల గురించి మాట్లాడుతున్నాము మనకు ఆదర్శ వోల్టేజ్ మూలాలు ఉంటే ఈ కనెక్షన్ అనుమతించబడదు ఇప్పుడు బ్యాటరీల విషయం లో ఉజ్జాయింపు వోల్టేజ్ మూలం కానీ ఆదర్శ వోల్టేజ్ మూలం కాదు దీనికి సిరీస్లో కొంత నిరోధకత ఉంది కాబట్టి ఆ బ్యాటరీలు ఒకదానికొకటి సమాంతరంగా అనుసంధానించబడతాయి ఏమి జరుగుతుందంటే ఎక్కువ కరెంట్ ప్రవహించడం వలన మరియు అది బ్యాటరీల జీవిత కాలాన్ని తగ్గిస్తుంది కానీ ఆదర్శవంతమైన వోల్టేజ్ మూలాల విషయానికి వస్తే వాటిని అనుసంధానించడం వలన కిర్చాఫ్ వోల్టేజ్ నియమాన్ని ఉల్లంఘిస్తుంది మరియు తత్ఫలితంగా అనుమతించబడదు ఇప్పుడు మనం కరెంట్ మూలాల సమాంతర కనెక్షన్ ను చూస్తాము కాబట్టి మనకు ఈ రెండు టెర్మినల్స్ ఉన్నాయి మరియు మనకు I1 I2 I3 IN మొదలగు చాలా కరెంట్ మూలాలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో ఒకే వోల్టేజ్ కనిపిస్తుంది కానీ అది సంబంధితంగా లేదు ఎందుకంటే కరెంట్ మూలం అంతటా వోల్టేజ్ దాని ద్వారా ప్రవహించే కరెంట్ పై ప్రభావం చూపదు మరియు కిర్చాఫ్ కరెంట్ నియమము అనుసరించి ఇక్కడ ప్రవహించే కరెంట్ విలువ I1 I2 I3 IN కాబట్టి కరెంట్ మూలాల సమాంతర కనెక్షన్ ఒకే ఫలిత కరెంట్ మూలము Ix కి సమానం మరియు దీని విలువ వ్యక్తిగత కరెంట్ మూలాల కూడికకు సమానము కాబట్టి ఇది సిరీస్లోని వోల్టేజ్ మూలాల యొక్క విలోమానికి సమానము ఇప్పుడు నేను రెసిస్టర్లను సమాంతరంగా పరిగణిస్తాను కాబట్టి మళ్ళీ మనకు రెండు టెర్మినల్స్ ఉన్నాయి మరియు ఆ టెర్మినల్స్ మధ్య మనకు వోల్టేజ్ V ఉంది మరియు అనేక రెసిస్టర్లు R1R2R3RN సమాంతరంగా కనెక్ట్ చేసాము ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించే కరెంట్ ఓమ్స్ నియమము ద్వారా ఇవ్వబడింది మరియు దీని కోసం వాహకత్వము రూపాన్ని ఉపయోగించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మనము ఈ కరెంట్ను G1V గా వ్రాస్తాము ఇక్కడ G1 అనేది వాహకత్వము ఈ కరెంట్ G2V మరియు మొదలైనవి చివరకు ఇది GNV కాబట్టి వీటన్నిటి మొత్తము G1G2G3GNV మరియు ఇక్కడ కరెంట్ విలువ వోల్టేజ్ మరియు ఒక సంఖ్య లబ్దము అని స్పష్టంగా ఉంది కాబట్టి ఒకే రెసిస్టర్ లో ఈ సంబంధము మనము చూస్తాము మరియు ఈ అనుపాత స్థిరాంకాన్ని ఆ రెసిస్టర్ యొక్క వాహకత్వము అంటారు కాబట్టి I మరియు V ల మధ్య ఈ అనుపాత సంబంధం కారణంగా సమాంతర కలయికలో రెసిస్టర్లు కూడా ఒక రెసిస్టర్ లానే ప్రవర్తిస్తుంది అని మనకు తెలుసు దీని ఫలిత వాహకత్వము విలువ G1G2G3GNV సమీకరణము ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి నేను ఈ టెర్మినల్స్ ను n1 మరియు n2 అని అనుకుంటే n1 మరియు n2 మధ్య అది ఒక రెసిస్టర్ లాగా కనిపిస్తుంది మరియు మనము ఈ విధంగా వాహకత్వమును లెక్కించవచ్చు మనము రెసిస్టెన్స్ రూపాన్ని ఉపయోగించడానికి సిద్ధమైతే ఫలిత రెసిస్టెన్స్ విలువ వ్యక్తిగత రెసిస్టెన్స్ విలువల విలోమాల కూడిక మొత్తానికి సమానము ఇది మన అందరికీ తెలిసిన రూపం కానీ విశ్లేషణలో రెసిస్టెన్స్ల కంటే వాహకత్వమును ఉపయోగించడం చాలా సులభం ఇప్పుడు మనము కెపాసిటర్లను సమాంతరంగా పరిగణిస్తాము కాబట్టి మనకు రెండు టెర్మినల్స్ ఉన్నాయి మరియు టెర్మినల్స్ చివర మనకు వోల్టేజ్ V ఉంది మనకు C1C2C3CN కెపాసిటర్ లు ఉన్నాయి మరియు మనము వ్యక్తిగత కెపాసిటర్లకు వ్యక్తీకరణను కరెంట్ సమీకరణాలను వ్రాయగలము కెపాసిటర్ C1 ద్వారా ఆ దిశలో ప్రవహించే కరెంట్ C1dvdt కెపాసిటర్ C2 ద్వారా ఆ దిశలో ప్రవహించే కరెంట్ C2dvdt చివరగా కెపాసిటర్ CN ద్వారా ఆ దిశలో ప్రవహించే కరెంట్ CNdvdt సమీకరణాలు వస్తాయి ఇప్పుడు మీరు కెపాసిటర్ల యొక్క సమాంతర కనెక్షన్ను కలిగి ఉన్నప్పుడు వాటి అంతటా వోల్టేజ్ ఒకే విధంగా ఉంటుంది మరియు దాని విలువ V కి సమానం మరియు చివరకు దీని ద్వారా కరెంట్ Ceffdvdt కాబట్టి ఇక్కడ నుండి వచ్చే మొత్తం కరెంట్ ఈ విషయాలన్నిటి మొత్తం ఇది అన్ని కెపాసిటర్లను కూడితే వచ్చే విలువతో వోల్టేజ్ సమయ అవకలనం యొక్క లబ్దమునకు సమానము మళ్ళీ మనము ఇక్కడ వోల్టేజ్ మరియు అక్కడ ఉన్న కరెంట్ మధ్య ఉన్న సంబంధం ఒక కెపాసిటర్ తో సమానంగా కనిపిస్తుందని చూస్తాము అంటే మనకు కెపాసిటర్ Ceff మరియు వోల్టేజ్ V ఉంటే దాని ద్వారా ప్రవహించే కరెంట్ Ceff మరియు వోల్టేజ్ V యొక్క సమయ అవకలనాల లబ్దము అవుతుంది స్పష్టంగా ఇవి రెండు ఒకే రూపం కలిగి ఉన్నాయి కాబట్టి ఫలిత కెపాసిటెన్స్ యొక్క విలువCeffC1C2C3CN సమీకరణము ద్వారా వస్తుంది కాబట్టి కెపాసిటర్ల సమాంతర కలయిక ఫలితము ఒకే కెపాసిటర్ లాగా పనిచేస్తుంది మరియు దీని విలువ వ్యక్తిగత కెపాసిటెన్స్ ల కూడిక మొత్తానికి సమానము ఇప్పుడు మనము సమాంతరములో అనేక ప్రేరకాలు L1L2LN లను పరిశీలిద్దాము మరియు అన్నింటికీ ఒకటే వోల్టేజ్ V ఉంటుంది ప్రతి ప్రేరకం ద్వారా కరెంట్ లను I1I2IN అని గుర్తించాము మునుపటి చర్చ నుండి కరెంట్ I1t1L10tVtdt సమీకరణానికి సమానమని మనకు తెలుసు మరియు ఇది ఇండక్టర్ యొక్క ప్రారంభ కరెంట్ సున్నా అని ఊహించుకుంటాము కాబట్టి మొత్తం కరెంట్ I1I2IN1L11L21LN0tVtdt సమీకరణానికి సమానం కాబట్టి ఇప్పుడు మనకు ఒక Leff విలువ కలిగిన ఇన్డక్టర్ ఉంటే వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య సంబంధాన్ని It1Leff0tVtdt సమీకరణము ద్వారా సూచిస్తాము కాబట్టి స్పష్టంగా ఎఫెక్టివ్ ఇన్డక్టెన్స్ యొక్క విలోమము 1Leff 1L11L21LN సమీకరణము ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఎఫెక్టివ్ ఇండక్టెన్స్ అనేది వ్యక్తిగత ఇండక్టెన్స్ 1 L మొత్తానికి సమానం మనము రెసిస్టర్ ల పరంగా వ్యక్తపరిస్తే ఇది సమాంతర రెసిస్టర్లు కలిగి ఉండటానికి సమానంగా ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి సమాధానము లభిస్తుందని చూస్తాము